కాబట్టి బేసిస్ ఫంక్షన్స్ ని మార్చడం ద్వారా కచ్చితత్వాన్ని మెరుగుపరచడంతో ఇది తుది చర్చకు తీసుకువస్తుంది కాబట్టి మనం బేసిస్ ఫంక్షన్ల గురించి మాట్లాడుతాము విస్తృతంగా ఇందులో రెండు ఉన్నాయి వీటిలో ఒకటి సబ్ డొమైన్ మరియు మరొకటి పూర్తి డొమైన్ అని పిలువబడతాయి కాబట్టి దీని అర్థం ఏమిటి మీరు ఇప్పటికే పల్స్ ఫంక్షన్ చూశారు కాబట్టి పల్స్ ఇక్కడ 0 గా ఉంది మరియు ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ బేసిస్ ఫంక్షన్ మొత్తం డొమైన్లలో కొంత డొమైన్ మాత్రమే సున్నా కానిది ఇది ప్రతిచోటా నాన్జీరో కాదు అందుకే ఈ పదం స్వీయ వివరణాత్మకమైనది అందుకే దీనిని సబ్ డొమైన్ బేసిస్ ఫంక్షన్ అంటారు కాబట్టి పల్స్కు బదులుగా మీరు ఇంకా బాగా చేయవచ్చు కాబట్టి ఇవి టేలర్ సిరీస్ లాంటివి ఇది టేలర్ సిరీస్ యొక్క మొదటి పదం స్థిరాంకం తదుపరిది సరళంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ త్రిభుజాకార బేసిస్ ఫంక్షన్లను కలిగి ఉండవచ్చు ఉదాహరణకు ఇది ఒక బేసిస్ ఫంక్షన్ ఇతర బేసిస్ ఫంక్షన్ కొన్నిసార్లు ఇలా ఉంటుంది కాబట్టి ఇవి మరొక క్లాస్ కాబట్టి ఇది అలా ఉంది ఇది బేసిస్ ఫంక్షన్ a బేసిస్ ఫంక్షన్ b బేసిస్ ఫంక్షన్ c కాబట్టి ఇవి నిర్మించబడిన విధానం చాలా తెలివైనది ఇక్కడ 1 ఉన్న చోట మరొక బేసిస్ ఫంక్షన్ విలువ 0 అదేవిధంగా మీరు ఈ ఫంక్షన్ ఒకటి ఇక్కడ చూడవచ్చు ఈ డ్రాయింగ్ కొద్దిగా బాగలేదు కానీ ఈ 0 ఇక్కడ రావాల్సి ఉంది మరియు అదేవిధంగా దీనికి సరిపోలాలి విద్యార్థి సర్ కాబట్టి a మొదటి బేసిస్ ఫంక్షన్ b అనేది రెండవ బేసిస్ ఫంక్షన్ c అనేది మూడవ బేసిస్ ఫంక్షన్ మరియు మొదలైనవి కాబట్టి ఉదాహరణకు బేసిస్ ఫంక్షన్ a మరియు బేసిస్ ఫంక్షన్ d తీసుకుందాం మనం ఈ రెండు బేసిస్ ఫంక్షన్లను జోడిస్తే ఫలితం ఎలా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడి నుండి ప్రారంభించి ఇక్కడి వరకు వెళ్దాం కాబట్టి మనం a మరియు b ని జోడిస్తున్నాము కాబట్టి మనం ఇక్కడ నుండి ప్రారంభించినప్పుడు ఈ ఫంక్షన్ ఎలా ఉంటుంది b అనేది 0 గా ఉంటుంది కాబట్టి మనం ఈ పాయింట్కి వచ్చినప్పుడు b ఇంకా 0 గానే ఉంది మరియు ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చే సమయానికి మళ్లీ 1 అవుతుంది కాబట్టి ఇది మనం దీనిని మరియు దానిని జోడించబోతున్నాము వాస్తవానికి మనం ఒక లైన్ పొందబోతున్నాము ఈ రెండు వక్రతలు ఒక కాన్స్టాంట్ని జోడించబోతున్నాయని మీరు చూడగలరు ఆపై మనం క్రిందికి వెళుతున్నప్పుడు ఇది 0 ఎందుకంటే బేసిస్ ఫంక్షన్ a 0 అవుతుంది మనం ఈ ఆలోచనను పొడిగించగలము ఇప్పుడు మనం y ఫంక్షన్గా బేసిస్ ఫంక్షన్ లాంటిదాన్ని చేస్తాము బేసిస్ ఫంక్షన్ను y యొక్క ఫంక్షన్గా ఎంచుకోండి బేసిస్ ఫంక్షన్ b కి 1 మరియు 2 రెట్లు బేసిస్ ఫంక్షన్ను ఇద్దాం ఇది ఎలా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడే బేసిస్ ఫంక్షన్ a ఇలా ఉంటుంది బేసిస్ ఫంక్షన్ b ఇలా ఉంటుంది ఇప్పుడు మనం ఈ రెండు బేసిస్ ఫంక్షన్లను మిళితం చేస్తున్నాము కానీ వేరే ఎత్తు తో కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుంది మనం ఇక్కడ నుండి ప్రారంభించినప్పుడు విలువ ఇలా అనుసరిస్తుంది కాబట్టి ఇది ఇలా చదవుతాము మరియు ఈ హైట్ 2 గా చేయబడుతుంది కాబట్టి అది ఇక్కడ నుండి ఇక్కడికి ఎలా వెళ్తుంది స్ట్రయిట్ లైన్ కాబట్టి ఈ సమయంలో ఫంక్షన్ విలువ 2 అవుతుంది ఎందుకంటే ఈ సమయంలో f0 మరియు f 2 కాబట్టి కాబట్టి 2 సార్లు f ఉంది కాబట్టి ఇది పైకి వెళ్తుంది మరియు తరువాత ఇక్కడకు వస్తుంది కాబట్టి ఇలా చేయడం ద్వారా మీరు ఈ మూడు విభాగాలను ఏమని పిలుస్తారు అవి లీనియర్ ఉంటాయి కాబట్టి మనం ఏమి చేస్తామంటే ఈ ఫంక్షన్ను పీస్ వైస్ లీనియర్ అప్రాక్షిమేషన్ ద్వారా ప్రతిక్షేపిస్తాము కాబట్టి మనం ఇప్పుడు అంచనా వేస్తున్న ఫంక్షన్ కొనసాగింపు కలిగి ఉంటుంది ఇంతకు ముందు మనం పల్స్ బేసిస్ ఫంక్షన్ ఉపయోగించి ఎక్స్ప్రెస్ చేస్తున్న ఫంక్షన్ డిస్కన్టిన్యూయస్గా ఉంది కాబట్టి మనం ఇప్పుడు కన్టిన్యూయస్ బేసిస్ ఫంక్షన్కి వెళ్లాము కానీ ఇప్పటికీ డిఫరెన్స్ లేదు ఇది మృదువైనది కాదు కానీ ఇది పల్స్ కంటే మెరుగైనది ఇప్పుడు మీరు చేయాల్సింది mn ని లెక్కించడానికి కొంచెం ఎక్కువ పని అవసరం అవుతుంది మన న్యూమరేటర్లో g కేవలం 1 అని తెలుసు కాబట్టి ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయడం చాలా సులభం ఇది లీనియర్ ఫంక్షన్ అవుతుంది కాబట్టి మీరు ఈ ఆలోచనను పొడిగించవచ్చు మీరు వ్యవహరించే లైన్లతో వ్యవహరించాల్సిన అవసరం లేదు మీ సగం కొసైన్లను బేసిస్గా పనిచేస్తాయి కాబట్టి అవి చివరికి సబ్ డొమైన్ బేసిస్ ఫంక్షన్ గురించి ఫుల్ డొమైన్ బేసిస్ ఫంక్షన్స్ ఉన్నాయి అది సూచించినట్లుగా అవి అన్ని లైన్ నాన్జీరో గా ఉంటాయి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో మీరందరూ చదివిన అత్యంత ప్రజాదరణ పొందిన ఫుల్ డొమైన్ కాస్ లేదా కాస్ h కోసం ఏవైనా గుర్తు ఉన్నాయా విద్యార్థి ఫుల్ డొమైన్ ఫుల్ డొమైన్ అంటే అది డొమైన్లో ప్రతిచోటా నాన్జీరోగా ఉంటుంది బేసిస్ ఫంక్షన్ సింక్ మరింత క్లిష్టమైనది అవుతుంది విద్యార్థి కాస్h సైన్ మరియు కాస్ కలయిక గురించి ఏమిటి వాటిని ఏమని పిలుస్తారు మొదటి సంవత్సరంలో మీరు చదివిన సిగ్నల్స్ మరియు సిస్టమ్స్లో సైన్ మరియు కాస్ కలయిక ఏమిటని అది మరింత క్లిష్టంగా లేదు విద్యార్థి ఫోరియర్ ఫోరియర్ సిరీస్ కనుక మన దగ్గర కొంత ఉంటే బేసిస్ ఫంక్షన్ను ఇలా వ్రాయగలము కాబట్టి మనం f ao ∑n1n ancosbn sin చూడగలము మీరందరూ ఫోరియర్ సిరీస్ ఎందుకు అధ్యయనం చేసారు ఆ ఫంక్షన్ను ఆవర్తన ఫంక్షన్ ను బాగా అంచనా వేయగలవు కాబట్టి మీ బేసిస్ ఫంక్షన్స్ ఇప్పుడు ఈ cos మరియు sin cos మరియు sin ప్రతిచోటా నాన్ జీరోగా ఉన్నాయి మరియు ఇప్పుడు కోఎఫీషియంట్స్ an మరియు bn ద్వారా వాటికి ప్రాతినిధ్యంచేస్తున్నాము మరియు మనం dc పదం గురించి శ్రద్ధ వహించాల్సి ఉంది కాబట్టి మన పరిష్కారం డోలనాత్మకంగా కనిపించబోతోందని ముందే తెలిస్తే పల్స్ బేసిస్ ఫంక్షన్ లేదా పీస్వైస్ అప్ లీనియర్ని ఎందుకు ఎంచుకోవాలి తరువాత మనం ఫంక్షన్ని ఎంచుకుంటాము మనం ఇప్పుడు బేసిస్ ఫంక్షన్ని తీసుకుని మనం సంతృప్తిపరచబోతున్నాము అంటే అది బేసిస్ ఫంక్షన్కు దగ్గరగా ఉంటుంది అలా చేయడం ద్వారా మనం N యొక్క చిన్న విలువతో బయటపడతాము అసలు పరిష్కారం సైనోసోయిడల్ అయితే అవును అవి రూట్తో విభజించబడ్డాయి అంటే r పదం అలాగే ఉంటుంది ఇప్పుడు మీ న్యూమరేటర్ లో y కి ఒక ఫంక్షన్ ఉంటుంది గాస్ క్వాడ్రేచర్ గాస్సియన్ గాస్ లెజెండ్రే ఏదైనా క్వాడ్రేచర్ రూల్ ఫంక్షన్ ఏమిటో మనం పట్టించుకోము మనం ఒక సమయంలో మూల్యాంకనం చేయాలి కాబట్టి మీరు ఫంక్షన్ గురించి పట్టించుకోని క్వాడ్రేచర్ రూల్ యొక్క పవర్ని మీరు మరింతగా అభినందిస్తారు దాన్ని మూల్యాంకనం చేయండి Sin మరియు cos ఏమిటో అంచనా వేయడం సులభం కాబట్టి ఇది మనం ఉపయోగించే వ్యూహం కాబట్టి ఇది సమస్యను బట్టి ఏ బేసిస్న పనిచేస్తుందో ఎంచుకోవడం ఒక కళ అవుతుంది కాబట్టి దీనితో మనం ఈ ప్రత్యేక పరిచయంతో ఇంటిగ్రల్ ఈక్వేషన్లను ముగించవచ్చు